మునుపటి ఉపన్యాసంలో మనము విశ్లేషణలను అర్థం చేసుకోవడం విశ్లేషణల యొక్క ప్రాథమిక అంశాలు మెషిన్ లెర్నింగ్ లోపల గుప్తమైన తెలివితేటలు వున్నవి మీరు ఆ మేధస్సును పొందవలసి ఉంటుంది దాని కోసం మీరు ఈ యంత్ర అభ్యాసం లోతైన అభ్యాసం AI పద్ధతులు మరియు మొదలైన వాటిని ఉపయోగించాలి కానీ మీరు డేటా ఎంత అందుబాటులో ఉంటుంది దాని కోసం మీరు ఎంత చెల్లించాలి మీరు ఎప్పుడు కొనుగోలు చేస్తారు లేదా మీరు కొంటారా లేదా కాబట్టి నేను మాట్లాడుతున్న గణన మౌలిక సదుపాయాలను కొనడం ఒక సవాలు కాబట్టి ఇక్కడే ఈ క్లౌడ్ గణన సాంకేతిక విజ్ఞానం ప్రతిపాదించబడింది కాబట్టి ఇది ఇప్పుడు బాగా ప్రాచుర్యం పొందిన సాంకేతిక విజ్ఞానం కాబట్టి ఈ రోజుల్లో ప్రజలు తగ్గారు ఈ సంస్థలు చాలా వరకు వ్యాపారాలువారి గణన మౌలిక సదుపాయాల కొనుగోలును తగ్గించారు కాని చందా నమూనాల ద్వారా లభించే ఈ ప్రత్యక్ష గణన వనరుల సహాయం చాలా వరకు తీసుకుంటున్నారు కాబట్టి మీరు ఈ వేదికలకు చందా పొందగలిగే ఈ గణన ప్లాట్ఫామ్లలో దేనినైనా మీరు ప్రాథమికంగా నమోదు చేసుకోవచ్చు మరియు మీరు ఉపయోగిస్తున్న వాటికి చెల్లించవచ్చు మరియు వారి వేదికలను ఉపయోగించవచ్చు కాబట్టి ముఖ్యంగా మీ వద్ద ఉన్నది ఏమిటి మీకు ఈ రోజు ఒక దృష్టాంతం ఉందా మీకు కొన్ని గణన అవసరాలు ఉంటే మీరు నిజంగా వెళ్లి సర్వర్ కంప్యూటర్ లేదా అధిక ముగింపు యంత్రమ్ కొనవలసిన అవసరం లేదు లేదా ఈ రోజుల్లో చాలా సందర్భాలలో సరిపోతుంది ఈ ప్రత్యక్ష గణన వనరులలో కొన్ని మరియు వాటిని ఉపయోగించడానికి ప్రయత్నించండి కాబట్టి ఇది రాబోయే కొద్ది క్షణాల్లో స్పష్టంగా తెలుస్తుంది కాని విషయాల గురించి పూర్తి అవగాహన పొందడానికి ప్రయత్నిద్దాం కాబట్టి మనము చేసే ముందు కాబట్టి IIoT మరియు పరిశ్రమ 4 0 పరంగా మా వద్ద ఉన్నదాని గురించి మీకు తిరిగి చెప్పాలనుకుంటున్నాను మనము సెన్సింగ్ సాంకేతిక విజ్ఞానంసహాయపడుతుంది కాబట్టి మనము డిజిటలైజేషన్ చేసి నిల్వ చేయవలసి ఉంటుంది కాబట్టి మీరు ఆ రకమైన డేటా మీకు సహాయం చేస్తుందిఅంటే వివిధ గణన పనులను నడుపుతోంది మరియు దాని కోసం మనం నిజంగా చాలా ఖరీదైన కంప్యూటర్ను ఖరీదైన సర్వర్ను కొనుగోలు చేయవలసిన అవసరం లేదు మనం కొన్ని ప్రత్యక్ష క్లౌడ్ మిగిలినవాటినిచేయబోతోంది కాబట్టి మనము IIoT లో మాట్లాడుతున్న డేటా యొక్క నాణ్యత కాలంతో మారుతూ ఉంటుంది కాబట్టి క్లౌడ్ ను చాలా సులభమైన పద్ధతిలో నిల్వ చేయడం మూడవది సేవల యొక్క స్కేలబిలిటి ఆధారిత సేవ

కాబట్టి భద్రతా భాగం భద్రత మరియు గోప్యతతో చాలా సమస్యలు ఉన్నాయని మీకు తెలియజేస్తాను కాబట్టి క్లౌడ్ యొక్క గోప్యత మరియు మొదలైనవి కానీ సాధారణంగా క్లౌడ్ ను సంపాదించడం మరింత సమర్థవంతంగా చేయవచ్చు అని ప్రజలు నమ్ముతారు కాబట్టి మనము మరింత ముందుకు వెళ్ళే ముందు క్లౌడ్ వేధికకు పరిష్కారాలు సమర్పణలు మరియు వివిధ రకాల నిల్వ ప్రాప్యత మరియు వివిధ రకాల ప్రాప్యతల యొక్క అవసరాన్ని ఎప్పుడు ఎక్కడ అవసరమో చూసి నెరవేరుస్తుంది ఒక పొందికైన విస్తరించదగిన మద్దతుఅంటే స్కేలబుల్ మరియు సమన్వయ వ్యాపార నమూనా కాబట్టి ప్రాథమికంగా విస్తరించదగినది అంటే ఏమిటి మీ పనిలో కొంత భాగం మీకు ఎక్కువ నిల్వ అవసరమైతే అది చాలా సులభంగా విస్తరించవచ్చు మీకు అదనంగా కావలసిన వాటికి మీరు సభ్యత్వాన్ని పొందవచ్చు మరియు స్వయంచాలకంగా ఈ పద్ధతిలో మీరు ఆ సేవలను పొందగలుగుతారు ప్రస్తుత మొబైల్ పరికరాల ద్వారా క్లౌడ్ గణన వినియోగ సేవగా అందించే గణన అని నేను చెబుతాను కాబట్టి వినియోగ సేవగా అందించే గణన అంటే ఏమిటి విద్యుత్తు నీరు వంటి వినియోగ సేవలు మరియు LPG కనెక్షన్ల లొ ఏమి జరుగుతుందంటే ఇంట్లో మన బల్బులను వెలిగించడం మన ఎయిర్ కండీషనర్లను నడపడం మన ఫ్యాన్లను నడపడం మొదలైనవి అవసరం కాబట్టి మనకు ఈ అవసరం ఉంది దీనికి మనకు విద్యుత్ అవసరం ఉంది కాని ఆ విద్యుత్తు మనకు నిజంగా మనమే ఉత్పత్తి చేయవలసిన అవసరం లేదు కాబట్టి మనము చేస్తున్నది ఏమిటంటే విద్యుత్ సర్వీస్ ప్రొవైడర్ చేసుకోవాలి సర్వీస్ ప్రొవైడర్ విద్యుత్తును పంపబోతున్నాడు మరియు మనము ఈ విద్యుత్తును ఆస్వాదించవచ్చు కాబట్టి మనకు కావలసినన్ని బల్బులను ఉపయొగించ గలము మనకు కావలసినన్ని బల్బులను వెలిగించగలము మనకు కావలసినన్ని ఎయిర్ కండీషనర్లను ఉపయొగించ గలము విద్యుత్తు అధికంగా పోతుందా అనే దాని గురించి మనం కనీసం బాధపడటం లేదు మనకు ఎక్కువ విద్యుత్ అవసరాలు ఉంటే మనం ఎక్కువ వినియొగము చేస్తూనే ఉంటాము నాకు చాలా తక్కువ విద్యుత్తు ఉందని నేను బాధపడటం లేదు మరియు నాకు ఎక్కువ వినియొగము చేయడం ఇష్టం లేదు కాబట్టి అది ఒక సేవగా వినియోగ మరియు దాని గురించి అందం ఏమిటంటే మనకు అవసరమైనన్ని యూనిట్ల విద్యుత్తును ఆస్వాదిస్తూనే ఉంటాము మరియు మనం ఉపయోగించిన విద్యుత్తు యూనిట్ల సంఖ్యకు బిల్లు ఇవ్వబడుతుంది కాబట్టి ఈ వినియోగ సేవల్లో వినియోగ భావనకు చెల్లించండి కాన్సెప్ట్ వర్తించబడుతుంది కాబట్టి నేను విద్యుత్తు విషయంలో చెప్పినధి నీటికి కూడా వర్తిస్తుంది కాబట్టి నీరు విద్యుత్ మరియు అనేక ఇతర సేవలు ప్రాథమికంగా ఒక్కో నమూనాకు చెల్లింపును అనుసరిస్తాయి ఎందుకంటే మనకు మీటర్ ఉంది మనకు మీటర్ సేవ లభిస్తుంది మరియు దీని ఆధారంగా మనకు బిల్లు ఇవ్వబడుతుంది ఈ ప్రతి వినియోగము కోసం మనకు ఉండే సంయోగం యొక్క మీటర్ల యూనిట్ల సంఖ్య ఇదే భావనను మరింత విస్తరించారు విద్యుత్తును వినియోగముగా అందించగలిగితే నీటిని వినియోగముగా అందించగలిగితే మరియు ప్రజలు విద్యుత్తును ఎలా ఉత్పత్తి చేయాలో చింతించకుండా ఈ సేవలకు సభ్యత్వాన్ని పొందవచ్చని ప్రజలు భావించారు మరియు వారు ఉపయోగించబోయే విద్యుత్ యూనిట్ల సంఖ్య లేదా వారు ఉపయోగించబోయే ఇతర వినియోగల ఆధారంగా వారు బిల్లు పొందుతారు కంప్యూటింగ్లో మనం అదే మోడల్ను ఎందుకు అవలంబించలేము కాబట్టి సాంప్రదాయకంగా ఏమి జరుగుతుంది మీకు భారీ గణన పని లేదా మీకు వేర్వేరు గణన అవసరాలు ఉన్నట్లయితే మీరు మార్కెట్కు వెళ్ళవలసి ఉంటుంది మీరు వేర్వేరు పరికరాలను పెద్ద సర్వర్లను సేకరించవలసి ఉంటుంది మీరు కొనుగోలు చేయాల్సిన పెద్ద సర్వర్లను మీరు కొనుగోలు చేయాలి డబ్బు ముందస్తుగా ఉండి ఆపై వాటిని ఇన్స్టాల్ చేయండి ఆపై మీరు ఆ పరికరాలను ఉపయోగించగలరు కాబట్టి ఇది ప్రాథమికంగా వ్యాపార అవసరాలను ఆలస్యం చేస్తుంది వ్యాపార ప్రక్రియలు ఆలస్యం అవుతాయి జరగబోయే రెండవ విషయం ఏమిటంటే ఈ గణన మౌలిక సదుపాయాల కోసం మీరు ముందస్తు పెట్టుబడిని కలిగి ఉండాలి మూడవ విషయం ఏమిటంటే మీకు మరింత అవసరాలు ఉంటే మీరు మరింత విస్తరించలేరు కాబట్టి బదులుగా గణన కోసం ఒక సర్వీస్ ప్రొవైడర్ సర్వీస్ ప్రొవైడర్అని పిలుస్తాము కాబట్టి ఈ గణన సర్వీస్ ప్రొవైడర్ గురించి మాట్లాడేది గణన మరియు మీరు ప్రాథమికంగా ఈ రకమైన నమూనాలో మీకు అవసరమైన గణన వనరులను ఆస్వాదించవచ్చు మీకు ప్రారంభించడానికి తక్కువ వనరులు ఉంటే మీకు ప్రారంభించడానికి తక్కువ వనరులు అవసరమైతే మీరు తక్కువ వాడండి మీకు ఎక్కువ వనరులు అవసరమైతే మీరు ఎక్కువ వాడండి కాబట్టి మీరు ప్రాథమికంగా ఇది మీ అవసరాల ఆధారంగా ఒక సాగే నమూనా మీరు అవసరమయ్యే వనరులను విస్తరించవచ్చు లేదా తగ్గించవచ్చు మరియు తదనుగుణంగా మీరు గణన వనరుల వినియోగ యూనిట్ల కోసం చెల్లించాలి కాబట్టి ఇది ప్రాథమికంగా మొత్తం ఆలోచన లేదా క్లౌడ్ గణనయొక్క ప్రయోజనాలు ఏమిటి

కాబట్టి క్లౌడ్ రూపంలో వేర్వేరు గణన వనరులు అందుబాటులో ఉన్నాఇ మరియు మీకు మౌలిక సదుపాయాలు ఉంటాయిఅంటే గణన వనరులు CPU నిల్వ నెట్వర్క్ మరియు మొదలైన వాటి రూపంలో మౌలిక సదుపాయాలను గణనచేయడం కాబట్టి అది మౌలిక సదుపాయాల గణన వనరు అప్పుడు మీకు వేదిక వనరు ఉంది ఇది ప్రాథమికంగా అభివృద్ధి వేదిక మిడిల్వేర్ సేవలు డేటా బేస్ రన్టైమ్ మరియు వేదిక వనరులపై ఉంటుంది మరియు ఇతర వనరులపై ప్రాథమికంగా అప్లికేషన్ వనరులు లేదా వివిధ సాఫ్ట్వేర్ వేదిక మరియు మౌలిక సదుపాయాలన్నీ ఒక్కో రకమైన ప్రాతిపదికన చెల్లింపులో అందుబాటులో ఉంచబడతాయి కాబట్టి ఇప్పుడు నేను ఈ విభిన్న క్లౌడ్ ఇది ప్లాట్ఫామ్ అస్ ఎ సర్వీస్ మరియు మూడవది IaaS ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అస్ ఎ సర్వీస్ సాఫ్ట్వేర్ అస్ ఎ సర్వీస్ ప్రాథమికంగా ఇక్కడ మనము వెబ్ లేదా ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్తో పారిశ్రామిక అనువర్తనాల గురించి మాట్లాడుతున్నాము మరియు పరిశ్రమ క్లయింట్ల అవసరాల ఆధారంగా వేర్వేరు సాఫ్ట్వేర్లు ఉన్నాయి వీటిని చందా చేసుకోవచ్చు మరియు ఇవి తుది ఉత్పత్తి ముందుకు రావడానికి ఉపయోగపడతాయి కాబట్టి ఈ విభిన్న అభివృద్ధి లేదా విభిన్నఉపయోగంకోసం ఈ సాఫ్ట్వేర్ అందుబాటులో ఉంటుంది కాబట్టి ఈ సాఫ్ట్వేర్ పేరు ప్లాట్ఫామ్ అస్ ఎ సర్వీస్ ఈ పేరు సూచించినట్లుగా ఈ సేవ పరిశ్రమలకు అభివృద్ధి వేదికలను ఎవరికైనా అభివృద్ధి వేదికలను ఇస్తుంది కాని పారిశ్రామిక సందర్భంలో ప్రాథమికంగా పరిశ్రమలు కాబట్టి ఇక్కడ ఉన్న ఖాతాదారులకు అనువర్తనాలు మరియు వారు కలిగి ఉన్న ఆకృతీకరణ వాతావరణంపై నియంత్రణ ఉంటుంది కాబట్టి విభిన్న ప్లాట్ఫాం సేవలు అందుబాటులో ఉన్నాయి మరియు అందువల్ల డెవలపర్లు ప్రత్యేకించి డెవలపర్లు ఆ అందుబాటులో ఉన్న వేదికలలో దేనినైనా ఉపయోగించుకోవటానికి ఆసక్తి కలిగి ఉంటారు మరియు ప్రత్యక్ష యాక్సెస్ ద్వారా ఆన్లైన్లో అందుబాటులో ఉన్న ప్లాట్ఫారమ్ను వారు నిజంగా అమలు చేయవలసిన అవసరం లేదు మరియు వారు వాటిని ఉపయోగించడం ప్రారంభించవచ్చు పారిశ్రామిక సెట్టింగుల నుండి కొన్ని ఉదాహరణలు GE నుండి ప్రిడిక్స్ వారు వివిధ IoT పరిశ్రమలకు సేవగా ప్లాట్ఫామ్ను అందిస్తారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అస్ ఎ సర్వీస్ ఇక్కడ మనము వాస్తవ గణన మౌలిక సదుపాయాలు నెట్వర్క్ మౌలిక సదుపాయాలు మరియు మొదలైన వాటి గురించి మాట్లాడుతున్నాము కాబట్టి ఇక్కడ మనము ఈ గణన మౌలిక సదుపాయాల నిల్వ కంప్యూటర్లు మరియు నెట్వర్క్లను తయారు చేయడం గురించి మాట్లాడుతున్నాము ఖాతాదారులకు వారి అవసరాల ఆధారంగా సేవలను అందిస్తున్నాము కాబట్టి ప్రాథమికంగా కొన్ని ఉదాహరణలు మైక్రోసాఫ్ట్ అజూర్ ఇది ప్రాథమికంగా మిశ్రమ వేదిక లో IaaS కలిగి ఉంది మరియు కొన్ని ఇతర సేవా నమూనాలు అమెజాన్ వెబ్ సేవల్లో కూడా అమలు చేయబడతాయి కాబట్టి ఇవి వివిధ రకాల క్లౌడ్ గణన నమూనాలు మరియు అవి అందించే సేవలకు ఉదాహరణలు కాబట్టి ఇవి వేర్వేరు నమూనాలు వీటి యొక్క మరొక వర్గీకరణ కానీ దీనికి ముందు నేను మీకు చాలా ఆసక్తికరంగా చూపించాలనుకుంటున్నాను కాబట్టి అమెజాన్ క్లౌడ్ యొక్క ఉదాహరణను మీకు చూపిస్తాను కాబట్టి ఇక్కడ మీరు చూడగలిగినట్లుగా ఇది మనము చందా పొందిన ఈ క్లౌడ్ యొక్క ఒక ఉదాహరణ మరియు నేను మీకు ఇవ్వాలనుకుంటున్నాను మరియు అది ఎలా ఉందో ఒక ఉదాహరణ కాబట్టి ఇవి CPU మెమరీ ఈథర్నెట్ మరియు మనం చందా పొందిన యూనిట్లు మరియు ఇది ప్రాథమికంగా హార్డ్ డిస్క్ నిల్వ స్థలాన్ని చూపిస్తుంది కాబట్టి మీరు తిరిగి వెళ్ళవచ్చు కాబట్టి ఇది మీ స్వంత PC కోసం కనిపించే విధానానికి చాలా పోలి ఉంటుంది కానీ ఇది మన స్వంత PC కాదని గుర్తుంచుకోండి ఇది ప్రాథమికంగా రిమోట్ కంప్యూటేషనల్ మౌలిక సదుపాయాల కోసం మనకు ఉన్న క్లౌడ్ యాక్సెస్కు ఎలా కనిపిస్తుందో గుర్తుంచుకోండి కాబట్టి ఇది ఒక విషయం కాబట్టి నేను మీకు మరొకదాన్ని చూపించాలనుకుంటున్నాను ఇది ప్రాథమికంగా మీరు చూడగలిగే మౌలిక సదుపాయాలుమౌలిక సదుపాయాలు IaaS కాబట్టి మీరు ఇక్కడ చూస్తే ఇది మనము కూడా చందా పొందిన మొత్తం ప్లాట్ఫారమ్ ఇది ప్రాథమికంగా ప్లాట్ఫామ్ అస్ ఎ సర్వీస్విండోస్ ప్లాట్ఫాం మీరు చూడగలిగినట్లు మరియు ఇది ఈ విషయం నేను మీకు వేరేదాన్ని చూపించగలను సాఫ్ట్వేర్ క్లౌడ్ను మీకు చూపించగలను సాఫ్ట్వేర్ క్లౌడ్ కు ఉదాహరణ

ఇది మీ సాఫ్ట్వేర్ అస్ ఎ సర్వీస్ కు ఉదాహరణఅదేవిధంగా వేర్వేరు వినియోగదారుల కోసం అనేక ఇతర సాఫ్ట్వేర్ సేవా నమూనాలు అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నేను ఇంతకుముందు చర్చిస్తున్నదానికి ఒక సెకను వెనక్కి వెళ్దాం అందువల్ల మనము ఈ వివిధ రకాల క్లౌడ్

విస్తరణ నమూనా హక్కు ఆధారంగా మరొక వర్గీకరణ ఉంది కాబట్టి విస్తరణ నమూనా ఆధారంగా క్లౌడ్

కాబట్టి పబ్లిక్ మరియు ప్రైవేట్ రెండూ మరియు హైబ్రిడ్ ప్రాథమికంగా పబ్లిక్ మరియు ప్రైవేట్ క్లౌడ్ రెండింటి యొక్క ప్రయోజనాలను కలిగి ఉంది కాబట్టి IIoT లో క్లౌడ్ సేవలు మరియు ఈ సేవలు సంస్థ నుండి సంస్థకు భిన్నంగా ఉంటాయి మరియు వాటి ఉత్పత్తులు మరియు సేవలపై ఆధారపడి ఉంటాయి కాబట్టి IIoT కోసం ఉపయోగించిన డొమైన్లు ఆరోగ్య సంరక్షణ రవాణా తయారీ మొక్కల శుద్ధి కర్మాగారాలు మైనింగ్ మెరైన్ మరియు మరెన్నో రంగాలలో ఉన్నాయి కాబట్టి ఇది క్లౌడ్ ఆధారిత IIoT నిర్మాణం కాబట్టి మీరు ఇక్కడ చూడవచ్చు కాబట్టి చాలా దిగువన మనకు ఈ విభిన్న సెన్సార్లు మరియు వేర్వేరు పరికరాలు ఉన్నాయి అప్పుడు ఒక గేట్వే పొర ఉంది ఇది వేర్వేరు ఎడ్జ్ లోనడుస్తున్నాయి కాబట్టి ఇది క్లౌడ్ వాడకం యొక్క పారిశ్రామిక సెట్టింగుల కోసం ఇది జరగబోతోంది కాబట్టి IIoT ఇండస్ట్రియల్ బిగ్ డేటా సహాయంతో అందించవచ్చు కాబట్టి కన్స్యూమర్ వర్సెస్ ఇండస్ట్రియల్ IoT క్లౌడ్ ROI వినియోగదారు IoT క్లౌడ్తో పోలిస్తే చాలా ముఖ్యమైన పరిశీలన కాబట్టి ఇవి వేర్వేరు పారిశ్రామిక క్లౌడ్ ప్లాట్ఫాం ప్రొవైడర్లు కాబట్టి నేను వాటిలో దేనికీ వెళ్ళడం లేదు కానీ ఇవి ఈ ఉదాహరణలలో కొన్ని థింగ్వర్క్స్ ప్రొవైడర్లు

కాబట్టి పారిశ్రామిక క్లౌడ్ అభివృద్ధి సంస్థలు వేరే ఇతర ఉదాహరణలు ప్రిడిక్స్ కు మద్దతును కలిగి ఉంది ఇది చాలా పారిశ్రామిక తయారీ సెట్టింగ్లకు చాలా అవసరం కాబట్టి వివిధ ఆస్తుల అభ్యాసం అంచనా సర్వోత్తమీకరణం మరియు ప్రాతినిధ్యం కోసం డిజిటల్ ట్విన్ ప్రాథమికంగా ఈ మద్దతును కలిగి ఉంది కాబట్టి ఈ పారిశ్రామిక అనువర్తనాలు మనకు ఉన్నాయని మీరు చూడగలిగినట్లుగా ఈ ప్రిడిక్స్ వంటి విభిన్న భాగాలు ఉన్నాయి కాబట్టి ఇది వేదిక నిర్మాణము ఎలా ఉంటుందో ఊహించింది మైండ్స్పియర్ ను కలిపిస్తుంది మరియు ఇది సంస్థ ఆధారిత పరిష్కారాన్ని అందిస్తుంది ఇది ప్రాథమికంగా మొత్తం లక్షణాలు మరియు మైండ్స్పియర్ సేవలను అందిస్తుంది మరియు మరెన్నో ఉన్నాయి లక్షణాల పరంగా దీనికి భద్రతా మద్దతు ఉందిసురక్షిత సేవలకు మద్దతు సేకరణ మరియు పంపిణీ పనితీరు మరియు మేధస్సు యొక్క విశ్లేషణ మరియు స్వయంచాలక అన్వేషణ కోసం వివిధ API లను అందిస్తుంది పనితీరు సర్వోత్తమీకరణం ప్రక్రియలపై లోతైన అంతర్దృష్టులు డ్రైవింగ్ ఏజెంట్లు మరియు డిజైన్ నైపుణ్యాల కోసం హనీవెల్ వ్యాపార నమూనాలకు కూడా మద్దతు ఇస్తుంది కాబట్టి ఇది ఈ హనీవెల్ యొక్క విభిన్న లక్షణాలు కాబట్టి దీనితో మనము ఒక ముగింపుకు వచ్చాము మరియు మనము కవర్ చేసిన కొన్ని విషయాల యొక్క విభిన్న సూచనల జాబితాను కలిగి ఉన్నాము IIoT క్లౌడ్ మరింత ఆసక్తికరంగా ఉంది మరియు IIoT మద్దతు కోసం అవసరాలు ఉన్నవారికి వివిధ పరిశ్రమలు ఉపయోగించగల వివిధ పరిష్కారాలు ఇప్పటికే మార్కెట్లో ఉన్నాయిIoT మరియు వాటి విస్తరణ కాబట్టి ధన్యవాదాలు ఈ విభిన్న సూచనలు దీనితో మనం ముగింపుకు వఛము చాలా ధన్యవాదాలు